ఆవిష్కరణలు పట్టుకోవడం ఎలా ఆవిష్కరణలు పట్టుకోవడం ఎలా ఒక ఆవిష్కరణ చూసేటప్పుడు ముందుగా డిస్క్లోషర్స్ అనేవి వ్రాతపూర్వక డాక్యుమెంట్లు ఒక ఆవిష్కరణ చూసేటప్పుడు ముందుగా డిస్క్లోషర్స్ అనేవి వ్రాతపూర్వక డాక్యుమెంట్లు ఇవి ఆవిష్కరణ యొక్క భౌతిక అవతారానికి భిన్నంగా ఉంటాయి ఇవి ఆవిష్కరణ యొక్క భౌతిక అవతారానికి భిన్నంగా ఉంటాయి భౌతిక రూపం అనేది వ్రాతపూర్వక బహిర్గతం చేసే దాని నుండి భిన్నంగా ఉంటుంది భౌతిక రూపం అనేది వ్రాతపూర్వక బహిర్గతం చేసే దాని నుండి భిన్నంగా ఉంటుంది ఉదాహరణకు రిమోట్ కంట్రోల్ పరికరం ఇలా కనిపిస్తుంది ఉదాహరణకు రిమోట్ కంట్రోల్ పరికరం ఇలా కనిపిస్తుంది దీనిలో ఇంటర్ఫేస్ ఉంది కొన్ని బటన్లు ఉన్నాయి మరియు సాధారణంగా ఇది ఒక ప్రామాణిక రూపంలో ఉంటుంది దీనిలో ఇంటర్ఫేస్ ఉంది కొన్ని బటన్లు ఉన్నాయి మరియు సాధారణంగా ఇది ఒక ప్రామాణిక రూపంలో ఉంటుంది ఇది భౌతిక స్వరూపoగా అర్థం చేసుకోవచ్చు ఇది భౌతిక స్వరూపoగా అర్థం చేసుకోవచ్చు అదే ఆవిష్కరణను వ్రాతపూర్వక రూపంలో వివరించినప్పుడు ఇది డిస్క్లోషర్స్ రూపంలో వర్ణించబడి బహిర్గత పరచబడుతుంది అదే ఆవిష్కరణను వ్రాతపూర్వక రూపంలో వివరించినప్పుడు ఇది డిస్క్లోషర్స్ రూపంలో వర్ణించబడి బహిర్గత పరచబడుతుంది ఇక్కడ స్లయిడ్ లో ఒక ఆవిష్కరణ ఉంది ఇక్కడ స్లయిడ్ లో ఒక ఆవిష్కరణ ఉంది ఈ పేటెంట్ ఒక తెలివైన ప్రోగ్రామబుల్ యూనివర్సల్ రిమోట్ కంట్రోల్ పరికరాన్ని వివరిస్తుంది ఈ పేటెంట్ ఒక తెలివైన ప్రోగ్రామబుల్ యూనివర్సల్ రిమోట్ కంట్రోల్ పరికరాన్ని వివరిస్తుంది ఇది ఏ పరికరాన్ని అయినా నియంత్రించడానికి వినియోగదారుడు ఉపయోగించుకోవచ్చు ఇది ఏ పరికరాన్ని అయినా నియంత్రించడానికి వినియోగదారుడు ఉపయోగించుకోవచ్చు ఇది ఇవ్వబడిన ఆదేశాలకు ఇన్ఫ్రా రెడ్ బ్లూటూత్ లేదా ఇతర వైర్లెస్ వ్యక్తిగత నెట్వర్క్ టెక్నాలజీ ద్వారా ప్రతిస్పందిస్తుంది ఇది ఇవ్వబడిన ఆదేశాలకు ఇన్ఫ్రా రెడ్ బ్లూటూత్ లేదా ఇతర వైర్లెస్ వ్యక్తిగత నెట్వర్క్ టెక్నాలజీ ద్వారా ప్రతిస్పందిస్తుంది ఇప్పుడు మీరు చూసినట్లుగా ఈ వ్రాతపూర్వక వివరణ భౌతిక రూపానికి చాలా భిన్నంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూసినట్లుగా ఈ వ్రాతపూర్వక వివరణ భౌతిక రూపానికి చాలా భిన్నంగా ఉంటుంది ఇప్పుడు సాధారణంగా మీరు ఆవిష్కరణ డిస్క్లోషర్ను ద్వారా చేస్తారు ఇప్పుడు సాధారణంగా మీరు ఆవిష్కరణ డిస్క్లోషర్ను ద్వారా చేస్తారు ఈ ఫారమ్లో వివిధ భాగాలు ఉంటాయి వీటిని ఆవిష్కర్త పూరించాలి ఈ ఫారమ్లో వివిధ భాగాలు ఉంటాయి వీటిని ఆవిష్కర్త పూరించాలి ఈ ఆవిష్కరణ ఏ జ్ఞాన క్షేత్రంకు సంబందిన్చినదో ఇది అడుగుతుంది ఈ ఆవిష్కరణ ఏ జ్ఞాన క్షేత్రంకు సంబందిన్చినదో ఇది అడుగుతుంది దీని నేపథ్య కళపై కూడా ప్రశ్నలు ఏవైనా ఉండవచ్చు దీని నేపథ్య కళపై కూడా ప్రశ్నలు ఏవైనా ఉండవచ్చు ఇప్పటికే ఉన్న ఆవిష్కరణలతో సారూప్యతల గురించి అడగవచ్చు ఇప్పటికే ఉన్న ఆవిష్కరణలతో సారూప్యతల గురించి అడగవచ్చు ఇంకా ఆవిష్కరణ ఉపయోగాలు మరియు లక్షణాలపై ఏదైనా ప్రశ్న ఉండవచ్చు ఇంకా ఆవిష్కరణ ఉపయోగాలు మరియు లక్షణాలపై ఏదైనా ప్రశ్న ఉండవచ్చు కాబట్టి ఇన్వెన్షన్ డిస్క్లోషర్ ఫారం చాలా ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇన్వెన్షన్ డిస్క్లోషర్ ఫారం చాలా ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉంటుంది ఇదంతా ఆవిష్కర్త నింపాలి ఇదంతా ఆవిష్కర్త నింపాలి ఆవిష్కర్త నుండి సమాచారం పొందడానికి మరొక మార్గం ఆవిష్కర్తను ఇంటర్వ్యూ చేయడం ఆవిష్కర్త నుండి సమాచారం పొందడానికి మరొక మార్గం ఆవిష్కర్తను ఇంటర్వ్యూ చేయడం పేటెంట్ న్యాయవాది ఆవిష్కర్తను అనేక ప్రశ్నలను అడిగి ఆ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు పేటెంట్ న్యాయవాది ఆవిష్కర్తను అనేక ప్రశ్నలను అడిగి ఆ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు అలా చేయడం వలన ఆ ఇంటర్వ్యూ ద్వారా ఆవిష్కర్త నుండి మంచి సమాధానాలు పొందగలిగే సంప్రదాయ మార్గం ఇది అలా చేయడం వలన ఆ ఇంటర్వ్యూ ద్వారా ఆవిష్కర్త నుండి మంచి సమాధానాలు పొందగలిగే సంప్రదాయ మార్గం ఇది కాబట్టి ఈ డిస్క్లోషర్ లో ఉన్న విషయాలే చివరికి పేటెంట్ స్పెసిఫికేషన్లోకి వస్తాయి కాబట్టి ఈ డిస్క్లోషర్ లో ఉన్న విషయాలే చివరికి పేటెంట్ స్పెసిఫికేషన్లోకి వస్తాయి

డిస్క్లోషర్ కు కావలసినవి ఏమిటి డిస్క్లోషర్ కు కావలసినవి ఏమిటి ఇవి పేటెంట్స్ చట్టంలో పొందుపరచబడ్డాయి ఇవి పేటెంట్స్ చట్టంలో పొందుపరచబడ్డాయి ఇది ఆవిష్కరణను 'పూర్తిగా మరియు ప్రత్యేకంగా' వివరించాలి ఇది ఆవిష్కరణను 'పూర్తిగా మరియు ప్రత్యేకంగా' వివరించాలి 'ప్రత్యేకించి' అంటే అది వివరణాత్మకంగా ఉండాలి 'ప్రత్యేకించి' అంటే అది వివరణాత్మకంగా ఉండాలి ఇది పని తీరు లేదా వాడకo తీరు కూడా వివరించాలి ఇది పని తీరు లేదా వాడకo తీరు కూడా వివరించాలి అది పనితీరు యొక్క పద్ధతిని మరియు పని తీరు యొక్క ఉత్తమ పద్ధతిని వివరించాలి అది పనితీరు యొక్క పద్ధతిని మరియు పని తీరు యొక్క ఉత్తమ పద్ధతిని వివరించాలి ఇప్పుడు ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే ఆవిష్కరణకు సంబందించిన వర్ణన మరియు వాదనలు స్పష్టంగా మరియు క్లుప్తంగా ఉండాలి ఇప్పుడు ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే ఆవిష్కరణకు సంబందించిన వర్ణన మరియు వాదనలు స్పష్టంగా మరియు క్లుప్తంగా ఉండాలి ఇది బహిర్గతం చేయబడిన వివరాలపై ఆధారపడి ఉండాలి ఇది బహిర్గతం చేయబడిన వివరాలపై ఆధారపడి ఉండాలి పేటెంట్ స్పెసిఫికేషన్ యొక్క ముగింపు భాగంలో క్లెయిమ్స్ గురించిన వివరాలు ఉంటాయి పేటెంట్ స్పెసిఫికేషన్ యొక్క ముగింపు భాగంలో క్లెయిమ్స్ గురించిన వివరాలు ఉంటాయి డిస్క్లోషర్ లో బహిర్గతం చేయబడిన విషయం ఆధారంగా క్లెయిమ్ కూడా ఉండాలి డిస్క్లోషర్ లో బహిర్గతం చేయబడిన విషయం ఆధారంగా క్లెయిమ్ కూడా ఉండాలి కాబట్టి ఈ డిస్క్లోషర్ ఉంది కాబట్టి ఈ డిస్క్లోషర్ ఉంది మీరు దీనిని పరిశీలించవచ్చు మీరు దీనిని పరిశీలించవచ్చు దీన్ని ఆవిష్కర్త పూరించాలి దీన్ని ఆవిష్కర్త పూరించాలి కాబట్టి దీనిలో ఆవిష్కర్తఆవిష్కర్తల పేర్లు వారి జాతీయత అధికారిక హోదా ఫోన్ నెంబర్లు ఈ మెయిల్ చిరునామాసంప్రదించాల్సిన చిరునామా లాంటి అంశాలు పార్ట్ A భాగంలో ఉన్నాయి కాబట్టి దీనిలో ఆవిష్కర్తఆవిష్కర్తల పేర్లు వారి జాతీయత అధికారిక హోదా ఫోన్ నెంబర్లు ఈ మెయిల్ చిరునామాసంప్రదించాల్సిన చిరునామా లాంటి అంశాలు పార్ట్ A భాగంలో ఉన్నాయి పార్ట్ B లో ఆవిష్కరణ గురించిన వివరాలు నింపాలి పార్ట్ B లో ఆవిష్కరణ గురించిన వివరాలు నింపాలి ఇప్పుడు ఆవిష్కరణ గురించి సమాచారం నింపాలి ఇప్పుడు ఆవిష్కరణ గురించి సమాచారం నింపాలి ఆవిష్కరణ పేరు ఏమిటి అది ఏ సాంకేతిక రంగానికి సంబందించినది లాంటి వివరాలు రాయాలి ఆవిష్కరణ పేరు ఏమిటి అది ఏ సాంకేతిక రంగానికి సంబందించినది లాంటి వివరాలు రాయాలి ఆవిష్కరణ సంక్షిప్త వివరణలో ఈ ఆవిష్కరణలో ఉన్న నూతన ఫీచర్లు ఏమిటి వివరించాలి ఆవిష్కరణ సంక్షిప్త వివరణలో ఈ ఆవిష్కరణలో ఉన్న నూతన ఫీచర్లు ఏమిటి వివరించాలి మరియు పార్ట్ C లో పబ్లిక్ డిస్క్లోజర్ గురించిన వివరాలు మరియు ప్రయర్ ఆర్ట్ సెర్చ్ చేసిన వివరాలు ఇలాంటి టెక్నాలజీకి ఇది వరకు ఏమైనా పేటెంట్లు మంజూరు చేయబడ్డాయా వాటి గురించి ఏమైనా శాస్త్రీయ ప్రచురణలు లేదా పేటెంట్ డేటాబేస్లు ఉన్నాయా అన్న విషయాలు రాయాలి మరియు పార్ట్ C లో పబ్లిక్ డిస్క్లోజర్ గురించిన వివరాలు మరియు ప్రయర్ ఆర్ట్ సెర్చ్ చేసిన వివరాలు ఇలాంటి టెక్నాలజీకి ఇది వరకు ఏమైనా పేటెంట్లు మంజూరు చేయబడ్డాయా వాటి గురించి ఏమైనా శాస్త్రీయ ప్రచురణలు లేదా పేటెంట్ డేటాబేస్లు ఉన్నాయా అన్న విషయాలు రాయాలి మరియు పార్ట్ D పూర్తిగా అదనపు సమాచారం కోసం ఉద్దేశించబడింది మరియు పార్ట్ D పూర్తిగా అదనపు సమాచారం కోసం ఉద్దేశించబడింది ఆవిష్కర్త నుండి మార్కెట్ వాల్యుయేషన్ మరియు లైసెన్సింగ్ గురించిన వివరాలను ఇక్కడ అభ్యర్థించవచ్చు ఆవిష్కర్త నుండి మార్కెట్ వాల్యుయేషన్ మరియు లైసెన్సింగ్ గురించిన వివరాలను ఇక్కడ అభ్యర్థించవచ్చు ఈ ఆవిష్కరణ పరిష్కరించిన సమస్య ఏమిటి ఈ ఆవిష్కరణ పరిష్కరించిన సమస్య ఏమిటి ప్రస్తుతం ఉన్న పరిష్కారాలు ఏమిటి ప్రస్తుతం ఉన్న పరిష్కారాలు ఏమిటి ఇప్పటికే ఉన్న పరిష్కారాలు విజయవంతమయ్యాయా ఇప్పటికే ఉన్న పరిష్కారాలు విజయవంతమయ్యాయా ఈ ఆవిష్కరణ ఏమి పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది ఈ ఆవిష్కరణ ఏమి పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది మరియు ఇది ఇప్పటికే ఉన్న సమస్యను పరిష్కరించడానికి ఎంతవరకు ప్రయత్నిస్తుంది మరియు ఇది ఇప్పటికే ఉన్న సమస్యను పరిష్కరించడానికి ఎంతవరకు ప్రయత్నిస్తుంది ఈ ఆవిష్కరణ సాధారణమైన లక్షణాలు ఏమిటి అనే వన్ని ఇక్కడ పొందుపరచాలి ఈ ఆవిష్కరణ సాధారణమైన లక్షణాలు ఏమిటి అనే వన్ని ఇక్కడ పొందుపరచాలి ఈ ఆవిష్కరణను వేరుచేసే ప్రత్యేక లక్షణాలు ఏమిటి అన్నది వివరించాలి ఈ ఆవిష్కరణను వేరుచేసే ప్రత్యేక లక్షణాలు ఏమిటి అన్నది వివరించాలి ఇలా చేయడం వలన మనం ఆవిష్కరణ లక్షణాలను మరియు పేటెంట్ పొందాల్సిన వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు ఇలా చేయడం వలన మనం ఆవిష్కరణ లక్షణాలను మరియు పేటెంట్ పొందాల్సిన వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు వీటన్నింటిని క్లెయిమ్ చేయాలి వీటన్నింటిని క్లెయిమ్ చేయాలి కాబట్టి సాధారణ లక్షణాలను మరియు నిర్దిష్ట లక్షణాలను అర్థం చేసుకోవడం చాలా కీలకం ఎందుకంటే దాని ఆధారంగా మీరు క్లెయిమ్ లను రూపొందిస్తారు కాబట్టి సాధారణ లక్షణాలను మరియు నిర్దిష్ట లక్షణాలను అర్థం చేసుకోవడం చాలా కీలకం ఎందుకంటే దాని ఆధారంగా మీరు క్లెయిమ్ లను రూపొందిస్తారు ఆవిష్కరణ యొక్క నమూనా ఉందా అది సాధ్యం కాకపోతే దృశ్యమాన ప్రాతినిధ్యం ఒక డ్రాయింగ్ రూపంలో ఉందా అన్నది చెప్పాలి ఆవిష్కరణ యొక్క నమూనా ఉందా అది సాధ్యం కాకపోతే దృశ్యమాన ప్రాతినిధ్యం ఒక డ్రాయింగ్ రూపంలో ఉందా అన్నది చెప్పాలి మరియు ఆవిష్కరణ భారత దేశంలో గానీ లేదా విదేశాలలో గానీ వాణిజ్యపరంగా వాడబడిందా అనే వివరాలు చాలా ముఖ్యం మరియు ఆవిష్కరణ భారత దేశంలో గానీ లేదా విదేశాలలో గానీ వాణిజ్యపరంగా వాడబడిందా అనే వివరాలు చాలా ముఖ్యం అంతే కాక ఆవిష్కర్త ఎవరైనా కొనుగోలుదారులకు మరియు లైసెన్సీ లకు ఏమైనా వివరాలు బహిర్గతం చేశారా అన్న విషయం కూడా పొందుపరచాలి అంతే కాక ఆవిష్కర్త ఎవరైనా కొనుగోలుదారులకు మరియు లైసెన్సీ లకు ఏమైనా వివరాలు బహిర్గతం చేశారా అన్న విషయం కూడా పొందుపరచాలి